హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోసం ఈ యొక్క కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి మునుపటి రెండు ఉపన్యాసాలలో మనము నిర్బంధం యొక్క సమస్య గురించి చూశాము ఈ ఉపన్యాసం మరియు ఇతర ఉపన్యాసాలలో విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం గురించి మనము ఇప్పుడు తెలుసు కుంటాము మనము మొదట ఈ ప్రత్యేకమైన విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం నిర్బంధం తో ఎలా భిన్నంగా ఉంటాయో ప్రారంభించాము కాబట్టి ఇలాంటిదాన్ని నిర్బంధం తో మనము చూశాము మనకు ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది మరియు ఈ ప్రత్యేక వ్యవస్థలో మనము ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ను అమలు చేయాలనుకుంటున్నాము కానీ ఈ ప్రోగ్రామ్ హానికరంగా కూడా ఉండవచ్చు కాబట్టి మనము ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయబడిందని మనము నిర్ధారించాల్సిన అవసరం ఉంది కాబట్టి విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణము యొక్క నిర్బంధానికి లేదా మునుపటి ఉపన్యాసాలలో మనము అధ్యయనం చేసిన అంశాలకు ఎలా భిన్నంగా ఉంటుందో ప్రారంభిస్తాము ఈ విధమైన వ్యవస్థను మనము నిర్బంధం తో పరిగణించాము మనకు వ్యవస్థ ఉందని మనము భావించాము మరియు ఈ వ్యవస్థలో హానికరమైన ఒక ప్రోగ్రామ్ను అమలు చేయాలనుకుంటున్నాము కాబట్టి కనీస అధికారాలు లేదా OKWS లేదా సాఫ్ట్వేర్ ఫాల్ట్ ఐసోలేషన్ వంటి బహుళ పద్ధతుల ద్వారా మనము ఏమి చేసాము హానికరమైన ప్రోగ్రామ్లను అమలు చేసే పరిమిత ప్రాంతాలను మనము సృష్టించాము కాబట్టి పరిమిత ప్రాంతాలు ఏమిటంటే ఏదైనా దుర్వినియోగం ఉంటె ఎల్లప్పుడూ నిర్బంధానికె ఇది పరిమితం ఇప్పుడు ఇది విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం నుండి చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ మనం దీని విలోమాన్ని చూస్తాము విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం తో మనము అమలు చేయదలిచిన సున్నితమైన ప్రోగ్రామ్ ఉంది ఇది నడుస్తున్న వ్యవస్థను కూడా మనము విశ్వసించడం లేదు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ ఉపన్యాసాలలో మనము నిజంగా చర్చించేది ఏమిటంటే మాకు చాలా సున్నితమైన ప్రోగ్రామ్ ఉంది మరియు మనము దీనిని సున్నితమైన ప్రోగ్రామ్ గా పరిగణించవచ్చు ఉదాహరణకు బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా ఈ ప్రోగ్రామ్ చాలా క్లిష్టమైన డేటా యొక్క గుప్తీకరణ చేయాలనుకుంటుంది మరియు మనము అవిశ్వసనీయ వాతావరణంలో ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ నిజంగా అమలు చేయాలనుకుంటున్నాము కాబట్టి ఉదాహరణకు మీరు మీ సిస్టమ్లో మాల్వేర్ లేదా ఇతర హానికరమైన అనువర్తనాలను కలిగి ఉండవచ్చు ఇది మొత్తం వ్యవస్థను రాజీ చేస్తుంది ఇప్పుడు మీ సిస్టమ్లో ఈ హానికరమైన ప్రోగ్రామ్లన్నీ నడుస్తున్నప్పటికీ మనము ఎటువంటి సమాచారం కోల్పోకుండా ఈ సున్నితమైన ప్రోగ్రామ్ను అమలు చేయాలనుకుంటున్నాము ఈ అవిశ్వసనీయ వ్యవస్థ ఉన్నప్పటికీ మనము ఈ సున్నితమైన ప్రోగ్రామ్ను సురక్షితంగా అమలు చేయాలనుకుంటున్నాము సమస్య యొక్క హార్ట్ ఏమిటి అంటే అన్ని ప్రాసెసర్లు మరియు ఆపరేటింగ్ వ్యవస్థల యొక్క చేత స్వీకరించబడిన రింగ్ ఆర్కిటెక్చర్ ఉదాహరణకు రింగ్ ఆర్కిటెక్చర్ లో X86 రింగ్ ఆర్కిటెక్చర్ లో బహుళ రింగులు ఉన్నాయి రింగ్ 0 నుండి రింగ్ 3 వరకు ఆపరేటింగ్ సిస్టమ్ రింగ్ 0 లో నడుస్తుంది ఇది ప్రత్యేక కోడ్ మరియు ఇది వివిధ అనువర్తనాలు అమలు చేయడానికి వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి అన్ని అనువర్తనాలు రింగ్ 3 లో నడుస్తున్నాయి ఇప్పుడు ఈ విధంగా మొత్తం వ్యవస్థ రూపొందించబడింది కాబట్టి ప్రత్యేకమైన కోడ్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఇతర అనువర్తనాల మెమరీ మరియు డేటాను యాక్సెస్ చేయగలదు ఏదేమైనా ఒక అనువర్తనం మరొక అనువర్తనం నుండి వేరుచేయబడుతుంది అంటే ఒక అనువర్తనం మరొక అనువర్తనాల డేటాను ప్రారంభించదు లేదా యాక్సెస్ చేయదు ఈ పరిమితులు వర్చువల్ మెమరీ మరియు పేజీ పట్టికల సెట్టింగ్ ద్వారా అమలు చేయబడతాయి అయితే అనువర్తనాలు మరియు ప్రత్యేక సంకేతాల మధ్య విభజనలు రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా సాధించబడతాయి ఈ అనువర్తనాల్లో ఒకటి హానికరంగా మారినప్పుడు మరియు ఆపరేషన్ సిస్టమ్ లేదా ప్రత్యేక కోడ్లో బగ్ను కనుగొని ఆపరేటింగ్ సిస్టమ్ రాజీ పడినప్పుడు సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఇది చాలా తరచుగా సంభవిస్తుంది ఉదాహరణకు ఈ ప్రోగ్రామ్ హానికరమైనది ఇది ఆపరేటింగ్ సిస్టమ్లో ఒక బగ్ను కనుగొంది మరియు ఇది దోపిడీ చేయబడి మరియు రాజీ పడెలా మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ కు సృష్టించింది ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తుంది మరియు ఆ వ్యవస్థలో ఉన్న అన్ని అనువర్తనాలను పర్యవేక్షించగలదు లేదా సవరించగలదు OS లేదా ప్రత్యేక కోడ్ రాజీపడటం యొక్క ఫలితం ఏమిటంటే ఆ వ్యవస్థలో ఉన్న అన్ని ఇతర అనువర్తనాలు కూడా రాజీపడతాయి మరో మాటలో చెప్పాలంటే మొత్తం వ్యవస్థ రాజీపడుతుంది కాబట్టి నేటి వ్యవస్థ లో ఇది ప్రాథమిక సమస్య మరియు అందువల్ల రాజీలేని ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ మీరు సిస్టమ్లో సున్నితమైన అనువర్తనాన్ని అమలు చేసే ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టం ఇప్పుడు దాడి చేసే మరో దాడి దృశ్యం ఇన్వాసివ్ దాడి కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందంటే దాడి చేసేవారు ప్రాసెసర్ IC ని డి ప్యాకేజీ చేయగలరు మరియు IC లోని అంతర్గత సంకేతాలను పర్యవేక్షించగలరు ఉదాహరణకు మీరు CPU మెమరీ మరియు వివిధ ఇన్పుట్ అవుట్పుట్ ఉన్న ఈ ప్రత్యేక గణాంకాలను పరిశీలిస్తే మరియు అవన్నీ ఒకే డేటా మరియు అడ్రస్ బస్సును పంచుకుంటాయి చాలా విలక్షణమైన దాడి చేసే దాడిలో ఏమి జరుగుతుందంటే ప్రాసెసర్లో అమలు చేస్తున్న సున్నితమైన సమాచారం కావచ్చు మరియు అందువల్ల దాడి చేసేవాడు చిరునామా బస్సును మరియు డేటా బస్సును పర్యవేక్షించగలడు కాబట్టి ఇటీవలి మరొక దాడి కోల్డ్ బూట్ అటాక్ కాబట్టి ఈ ప్రత్యేక దాడి మెమరీ D RAM లేదా డైనమిక్ RAM తో తయారు చేయబడిందనే వాస్తవాన్ని ఉపయోగిస్తుంది మరియు D RAM లోని ప్రాథమిక భాగం కెపాసిటర్ ఇప్పుడు కెపాసిటర్ ఛార్జ్ కలిగి ఉంది మరియు 1 నిర్దిష్ట మెమరీ బిట్లో నిల్వ చేయబడిందని లేదా నిర్దిష్ట బిట్లో 0 ఉన్నప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుందని సూచిస్తుంది ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ కెపాసిటర్ల స్థితిని ఆపివేసినప్పుడు లేదా ఈ కెపాసిటర్లలో చాలా వరకు కొంత సమయం వరకు నిర్బంధించబడిందని ప్రజలు కనుగొన్నారు కాబట్టి పరిశోధకులు చేయగలిగినది ఏమిటంటే వాస్తవానికి సిస్టమ్ నుండి డి ర్యామ్ చిప్ను మరొక సిస్టమ్లోకి ప్లగ్ చేసి ఆపై ఆ నిర్దిష్ట డి ర్యామ్ను స్కాన్ చేసి ఆ డి ర్యామ్లోని అన్ని విషయాలను చదవవచ్చు D RAM కంటెంట్లో ఎక్కువ భాగం ఇప్పటికీ అందుబాటులో ఉన్నందున D RAM లో ఉన్న చాలా సమాచారం దాడి చేసిన వ్యక్తి ద్వారా తిరిగి పొందవచ్చు ఈ ఉపన్యాసాలలో అనుసరించే రకమైన దాడులను నిర్వహించగల విశ్వసనీయ అమలు వాతావరణాలను పరిశీలిస్తాము కాబట్టి ఒక సాధారణ విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం లో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రాజీపడిందని మరియు అందువల్ల మొత్తం వ్యవస్థ రాజీపడవచ్చని మనము అనుకుందాము అయినప్పటికీ OS రాజీ పడినప్పటికీ మీరు సున్నితమైన అనువర్తనాలను అమలు చేయగల వాతావరణం విశ్వసనీయ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అందిస్తుంది కాబట్టి విశ్వసనీయ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్స్ ఇటీవలి సంవత్సరాలలో చాలా సాధారణం అవుతున్నాయి మరియు ఎంబెడెడ్ సిస్టమ్ నుండి అధిక పనితీరు గల కంప్యూటింగ్ వరకు బహుళ డొమైన్లలో వివిధ అనువర్తనాలను కనుగొనవచ్చు వాస్తవానికి ఇంటెల్ మరియు AMD రెండూ ప్రాసెసర్ల కోసం విశ్వసనీయ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్లను సృష్టించాయి మరియు మా తరువాతి ఉపన్యాసంలో ఇంటెల్ యొక్క విశ్వసనీయ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అయిన ఇంటెల్ యొక్క SGX ను చూద్దాము ఇక్కడ మొత్తం వ్యవస్థ అవిశ్వాసం ఉన్నప్పటికీ సున్నితమైన సంకేతాలను అమలు చేయడానికి ఎన్క్లేవ్స్ సృష్టించబడతాయి ఎంబెడెడ్ వరల్డ్ ఆర్మ్ ఈ ట్రస్ట్ జూన్ ఆర్కిటెక్చర్ ను ప్రవేశపెట్టింది ఇది విశ్వసనీయతను అమలు పరిచే పర్యావరణం అంటే అదే పనిని సాధించగలదు కాబట్టి తరువాతి ఉపన్యాసాలలో మనము మొదట ARM ట్రస్ట్జోన్ వైపు చూస్తాము మరియు తరువాత మనము ఇంటెల్ SGX వైపు చూస్తాము ధన్యవాదాలు